అందరికీ నమస్కారం మేము ఉష్ణ వినిమాయకాల గురించి చర్చిస్తున్నాము కాబట్టి ఇప్పటివరకు మేము హీట్ ఎక్స్ఛేంజర్స్ యొక్క ప్రాథమిక వర్గీకరణను కవర్ చేసాము మరియు హీట్ ఎక్స్ఛేంజర్స్ ను విశ్లేషించగల సాంకేతికతలను మేము చూశాము ప్రధానంగా 2 పద్ధతులు ఎక్కువగా ఉపయోగించబడతాయి అవి లాగరిథమిక్ సగటు ఉష్ణోగ్రత వ్యత్యాస సాంకేతికత లేదా LMTD పద్ధతి మరియు ప్రభావం NTU పద్ధతి ఈ 2 పద్ధతులను మేము చూశాము హీట్ ఎక్స్ఛేంజర్ యొక్క సాధారణ గణనలకు ఈ పద్ధతులను వాస్తవానికి ఎలా ఉపయోగించవచ్చో చూడడానికి మేము సమస్యను కూడా తీసుకున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మేము నిర్దిష్ట హీట్ ఎక్స్ఛేంజర్స్ గురించి వివరించాలనుకుంటున్నాము అవి ఎప్పటికప్పుడు వేస్ట్ హీట్ రికవరీకి ప్రత్యేకంగా సరిపోతాయి వేస్ట్ హీట్ రికవరీకి ప్రత్యేకంగా ఏ హీట్ ఎక్స్ఛేంజర్స్ సరిపోతాయో మేము ప్రస్తావిస్తాము అయితే మనం మరికొంత సమయం గడపాలని అనుకుంటున్నాము వేస్ట్ హీట్ రికవరీ కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన వివిధ రకాల హీట్ ఎక్స్ఛేంజర్స్ ను పరిశీలించండి మరియు ఇది వేస్ట్ హీట్ రికవరీ అయినప్పుడు అది శక్తి పరిరక్షణఎనర్జీ కన్జర్వేషన్కు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం స్లయిడ్లోకి చూద్దాం కాబట్టి ఎనర్జీ కన్జర్వేషన్ మరియు వ్యర్థ ఉష్ణ రికవరీ కోసం ప్రత్యేకంగా హీట్ ఎక్స్ఛేంజర్స్ సరిపోతాయి మొదటి రకం హీట్ ఎక్స్ఛేంజర్స్ అనేవి రీజెనరేటర్లు తర్వాత కొన్ని ప్రత్యేక రిక్యూపరేటర్లుసైక్లింగ్ ద్వారా వేడిని పునరుద్ధరించే ఉష్ణ మార్పిడి వ్యవస్థలు 1 లేదా 2 ఉన్నాయి ఇప్పుడు మేము వేడి పైపుల గురించి చర్చించి ఆపై కాయిల్స్ చుట్టూ గురించి చర్చిస్తాము వీటిలో వేడి పైపులు చాలా ప్రత్యేకమైనవి వీటిని వివిధ రకాల పారిశ్రామిక అనువర్తనాలకు ఉపయోగిస్తారు మరియు సహజంగానే అవి వ్యర్థ ఉష్ణ పునరుద్ధరణ మరియు శక్తి పరిరక్షణకు చాలా మంచి పరికరాలు మేము దీని గురించి చర్చించము ఇతర బోధకుడు ప్రొఫెసర్ ఆనందరూప్ భట్టాచార్య హీట్ పైపుల గురించి వివరంగా మాట్లాడతారు మరియు వ్యర్థ ఉష్ణ పునరుద్ధరణ కోసం ఈ ప్రత్యేకమైన ఉష్ణ మార్పిడి పరికరాలను ఎలా ఉపయోగించవచ్చో మీరు చూస్తారు కాబట్టి మేము రీజెనరేటర్ తో ప్రారంభిస్తాము ఇప్పుడు రీజెనరేటర్లు వివిధ రకాలుగా ఉన్నాయి రీజెనరేటర్ అంటే ఉష్ణ బదిలీ పరోక్షంగా ఉండే ఒక రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ అంటే 2 ద్రవ ప్రవాహాలు ఒకదానితో ఒకటి కలవడం లేదు కానీ అవి నిరంతరంగా ఒక విధమైన ఘన అవరోధం అంతటా వేడిని మార్పిడి చేయడం లేదు రీజెనరేటర్ యొక్క పని సూత్రం ఏమని చెబుతుంది ముందుగా వేడి ప్రవాహం ఉందనుకుందాం వేడి ప్రవాహం అంటే మనం ఆ వేడి ప్రవాహం నుంచి కొంత మొత్తంలో వేడిని సంగ్రహించాలి కాబట్టి వేడి ప్రవాహం అనేది కొంత మ్యాట్రిక్స్ లేదా స్టోరేజ్ మెటీరియల్ గుండా వెళుతుంది కాబట్టి వేడి ప్రవాహం ఈ స్టోరేజ్ మెటీరియల్ గుండా వెళుతుంది ఇది ఘన పదార్థం అయినప్పుడు నిల్వ పదార్థం ఉష్ణ శక్తిని తీసుకుంటుంది మరియు ఆ నిల్వ పదార్థం గుండా చల్లని ప్రవాహం జరుగుతుంది కాబట్టి నిల్వ చేయబడిన ఆ ఉష్ణ శక్తి మళ్లీ చల్లని ప్రవాహం ద్వారా తీసుకోబడుతుంది వేడి ప్రవాహం నిల్వ పదార్థం గుండా వెళుతుంది కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరియు మేము నిల్వ మాధ్యమం ద్వారా వేడి ప్రవాహం నుండి చల్లని ప్రవాహానికి ఉష్ణ మార్పిడిని పొందుతాము కాబట్టి ఇది రీజెనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ మరియు వివిధ రకాల రీజెనరేటర్లు ఉన్నాయి కాబట్టి రీజెనరేటర్లో ఈ నిల్వ పదార్థం చాలా ముఖ్యమైనది మరియు దీనిని కొన్నిసార్లు మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తారు మేము చెప్పినట్లుగా మ్యాట్రిక్స్ స్థిరంగా ఉండవచ్చు లేదా మ్యాట్రిక్స్ ఒక విధమైన భ్రమణాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి మనం దీన్ని ఒక విధమైన రేఖాచిత్రం సహాయంతో వివరిస్తాము కాబట్టి ముందుగా మనం స్థిరమైన ట్విన్ బెడ్ రీజెనరేటర్ని చూడవచ్చు మరియు ఈ 2 పెట్టెలలో ఉండే అమరికను బెడ్ అని పిలుస్తారు ఈ బెడ్లో మాకు స్టోరేజ్ మెటీరియల్ లేదా మ్యాట్రిక్స్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఇవి సఛిద్ర పదార్థం కాబట్టి అవి ఘనమైన భాగాన్ని కలిగి ఉంటాయి ఇవి ఉష్ణ శక్తిని నిల్వ చేయగలవు ఇవి ఉష్ణ శక్తిని నిల్వ చేయడంలో మంచిగా ఉంటాయి అయితే అదే సమయంలో ఈ బెడ్స్ అనేవి చిన్న చిన్న రంధ్రాలని కలిగి ఉంటాయి లేదా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఛానెల్లను కలిగి ఉంటాయి దీని ద్వారా ద్రవ ప్రవాహం వెళుతుంది మరియు చాలా అప్లికేషన్లో ద్రవ ప్రవాహంగా మనకు గ్యాస్ ఒక రకమైన వాయువు ఉంటుంది మేము ఒక ద్రవ ప్రవాహాన్ని కలిగి ఉన్నాము లేదా మేము 2 ద్రవ ప్రవాహాల్ని కలిగి ఉన్నాము కాబట్టి 2 గ్యాస్ ప్రవాహాలను మేము కలిగి ఉన్నాము ఇప్పుడు ఈ నిల్వ పదార్థాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మాతృక నిర్మాణం చాలా పెద్ద నివాస సమయాన్ని మరియు ఘన మరియు ప్రవహించే వాయువు మధ్య చాలా సన్నిహిత సంబంధాన్ని ఇస్తుంది ఒక వాయువు అక్కడ ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు 2 గ్యాస్ ల ప్రవాహం ఉంది మరియు అవి కొన్ని ఘన వాల్వ్ ద్వారా వేరు చేయబడతాయి ఇది ఇతర హీట్ ఎక్స్ఛేంజర్స్ లో చాలా వరకు ఉంటుంది కాబట్టి మేము ఈ స్థిరమైన ట్విన్ బెడ్ రీజెనరేటర్ యొక్క పని సూత్రాన్ని వివరించవలసి వస్తే ఇది స్థిరమైన బెడ్ అని చెప్పండి కాబట్టి కొంత వేడి గ్యాస్ వస్తోంది కాబట్టి గ్యాస్ స్ట్రీమ్ లో ఈ రెడ్ లైన్ అనేది హాట్ గ్యాస్ లైన్ ని సూచిస్తుంది ఈ లైన్లో 2 వాల్వ్ లు ఉన్నాయి మనం ఏమి చేస్తామో చెప్పండి మేము ఈ వాల్వ్ను మూసివేస్తాము మరియు మేము ఈ వాల్వ్ను తెరుస్తాము కాబట్టి గ్యాస్ స్ట్రీమ్ ఇప్పుడు ఈ మొదటి బెడ్ గుండా వెళ్ళేలా చేయబడింది కాబట్టి ఇది ఈ మొదటి బెడ్ గుండా వెళుతుంది మరియు అది దీని గుండా వెళుతుంది ఇక్కడ ఈ వాల్వ్ మూసివేయబడింది ఈ వాల్వ్ తెరవబడింది కాబట్టి గ్యాస్ స్ట్రీమ్ బయటకు వెళ్తుంది కానీ గ్యాస్ స్ట్రీమ్ బయటకు వెళుతున్నప్పుడు మేము ఇప్పటికే కొంత మొత్తంలో వేడిని సంగ్రహించాము మరియు అది మొదటి బెడ్లోని నిల్వ పదార్థంలో నిల్వ చేయబడుతోంది ఇప్పుడు ఒక చల్లని ప్రవాహం ఉంది ఒకసారి హాట్ గ్యాస్ స్ట్రీమ్ ఈ మొదటి బెడ్ గుండా వెళుతుంది చల్లని ప్రవాహం ఈ రేఖను అంటే ఈ చుక్కల రేఖ ని అనుసరిస్తుంది కాబట్టి ఈ వాల్వ్ తెరవబడింది ఈ వాల్వ్ కూడా తెరవబడింది కానీ ఈ 2 వాల్వ్ లు మూసివేయబడ్డాయి కాబట్టి చల్లని ప్రవాహం ఈ చుక్కల రేఖ ద్వారా ఇలా వస్తోంది మరియు అది ఈ మొదటి బెడ్ గుండా వెళుతోంది ఇప్పుడు చల్లని ప్రవాహం దాని గుండా వెళుతున్నప్పుడు మొదటి బెడ్ ఇప్పటికే చాలా వేడిగా ఉంది కాబట్టి చల్లని ప్రవాహం నిర్దిష్ట ఉష్ణ శక్తిని పొందుతుంది మరియు ఇప్పుడు ఈ చల్లని ప్రవాహం ద్వారా ఈ వేడి వాయువుతో ఖాళీఎగ్జాస్ట్ అయ్యేంత ఉష్ణ శక్తిని మేము తిరిగి పొందాము మరియు దానిని ఉపయోగించుకోవచ్చు కానీ చల్లని ప్రవాహం ఈ మొదటి బెడ్ గుండా వెళుతున్నప్పుడు వేడి వాయువు ప్రవాహం ఏమి చేస్తోంది వేడి వాయువు ప్రవాహం మొదటి బెడ్ ని దాటుతుంది కానీ అది రెండవ బెడ్ గుండా వెళుతోంది కాబట్టి చల్లని ప్రవాహం మొదటి బెడ్ గుండా వెళుతున్నప్పుడు చల్లని ప్రవాహం ద్వారా వేడిని సంగ్రహిస్తారు కానీ ఆ సమయంలో రెండవ బెడ్ వేడి చేయబడుతోంది మరియు అంటే అది ప్రక్రియలో సిద్ధంగా ఉంది కాబట్టి తదుపరి క్షణంలో చల్లని వాయువు ప్రవాహం దాని గుండా వెళుతుంది మరియు నిర్దిష్ట మొత్తంలో ఉష్ణ శక్తిని తీసుకుంటుంది కాబట్టి ఇది ఇలా కొనసాగుతుంది ఈ వాల్వ్లను మార్చడం ద్వారా వేడి గ్యాస్ స్ట్రీమ్ను ఒకసారి మొదటి బెడ్ ద్వారా తర్వాత రెండవ బెడ్ ద్వారా మరియు కోల్డ్ గ్యాస్ను డైరెక్ట్ చేయడం ద్వారా ఒకసారి రెండవ బెడ్ ద్వారా మరియు తర్వాత మొదటి బెడ్పైకి మళ్లించబడుతుంది కాబట్టి ఇది కొనసాగుతుంది మరియు ఎక్కువ సంఖ్యలో బెడ్స్ ఉండవచ్చు ట్విన్ బెడ్ రీజెనరేటర్ సరైనది అయితే అక్కడ ఎక్కువ సంఖ్యలో బెడ్స్ ఉండవచ్చు మరియు దాని ద్వారా మనం మంచి మొత్తంలో ఉష్ణ మార్పిడిని లేదా మంచి మొత్తంలో ఉష్ణ శక్తి రికవరీని వేడి ప్రవాహం నుండి చల్లని ప్రవాహానికి పొందవచ్చు ఇప్పుడు ఇది ఒక ఏర్పాటు మరియు ఇక్కడ మనం చూడగలిగేది ఈ వాల్వ్ ఆపరేషన్లు చేయాలి సాధారణంగా అది స్వయంచాలకంగా జరుగుతుంది ఒక గ్యాస్ స్ట్రీమ్ ఒక నిర్దిష్ట బెడ్ గుండా ఎంత సమయం గడపాలి మరియు తదనుగుణంగా వాల్వ్ లను నడిపించాలి వేరే రకమైన డిజైన్ ఉండవచ్చు ఈ డిజైన్లో మేము రోటరీ రీజెనరేటర్ని పొందాము రోటరీ రీజెనరేటర్లు చాలా సాధారణం మళ్లీ వేడి ప్రవాహం నుండి ఉష్ణ శక్తిని సంగ్రహించడం మరియు దానిని దర్శకత్వం చేయడం లేదా చల్లని ప్రవాహానికి జమ చేయడం కోసం పునరుత్పత్తి చేయబడతాయి మరియు ఈ రీజెనరేటర్ స్పష్టంగా మేము చెప్పినట్లుగా ఇది మాతృక మరియు ఇది ఒక వృత్తాకార ఆకారం లో ఉంది కానీ మనం దగ్గరగా చూస్తే మాతృకలో మార్గాలు ఉన్నాయి ఇవి త్రిభుజాకార మార్గాలు త్రిభుజాకార మార్గాలు చాలా సాధారణం కాబట్టి ఈ త్రిభుజాకార మార్గాల ద్వారా ఏదైనా వాయువు ప్రవాహం వెళుతుంది మరియు గ్యాస్ స్ట్రీమ్ పాస్ అయినప్పుడు త్రిభుజాకార మార్గాలు చాలా ఇరుకైనవిగా ఉంటాయి కాబట్టి ఇవి వేడిని నిల్వ చేయగల ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడిన వాల్వ్ లను పొందారు కాబట్టి అది వేడిని నిల్వ చేస్తుంది కాబట్టి వేడి వాయువు ప్రవాహం పాస్ అయినప్పుడు అవి వేడిని నిల్వ చేస్తాయి మరియు చల్లని గ్యాస్ స్ట్రీమ్ పాస్ అయినప్పుడు అవి వెనక్కి తగ్గుతాయి కాబట్టి ఈ మాతృక లేదా ఈ చక్రాన్ని కలిగి ఉన్న ఈ మాతృక తిరుగుతూనే ఉంటుంది మరియు అది తిరిగే అమరికను మీరు చూడవచ్చు కాబట్టి తదుపరి బొమ్మను మనం చూస్తే అక్కడ 2 వాహికలు ఉన్నాయి మరియు 2 వాహికలు కౌంటర్ ఫ్లో రకమైన అమరికలో ఉన్నాయని మీరు చూస్తారు ఈ 2 వాహికల ద్వారా వ్యతిరేక దిశలో ప్రవాహం జరుగుతోంది కాబట్టి వేడి వాయువు దీని గుండా వెళుతుంది ఇది రోటరీ రీజెనరేటర్ లేదా చక్రం గుండా వెళుతుంది దీనిని హీట్ వీల్ అని కూడా పిలుస్తారు మరియు అది బయటకు వస్తున్నప్పుడు అది ఇప్పటికే కొంత మొత్తంలో ఉష్ణ శక్తిని జమ చేసింది కాబట్టి ఇది చల్లగా ఉంటుంది మాతృక యొక్క భాగం చక్రం తిరుగుతున్నప్పుడు వేడి చేయబడుతుంది మరియు అది పైకి కదులుతుంది మరియు దీని గుండా చల్లని వాయువు వెళుతుంది కాబట్టి చల్లని వాయువు దీని గుండా వెళితే అది పొందుతుంది అది ఉష్ణ శక్తిని తీసుకుంటుంది మరియు అది వేడి గాలిగా బయటకు వస్తుంది కాబట్టి ఇది చాలా సందర్భాలలో చాలా సాధారణ పరికరం దీనిని ఒక పెద్ద ఎయిర్ కండిషనింగ్ ప్లాన్ లో ఉపయోగించవచ్చు ఇది విద్యుత్ ప్లాంట్లోని గది నుండి బయటకు వచ్చే గాలి మరియు గాలిని సరఫరా చేయడానికి ఉపయోగించవచ్చు దీనిని ఎయిర్ ప్రీహీటర్గా ఉపయోగించవచ్చు సాధారణంగా ఈ రోటరీ రీజెనరేటర్లు గ్యాస్ అప్లికేషన్కు అనుకూలంగా ఉంటాయి మరియు నిరంతరం ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది మరియు అదే సమయంలో నిరంతరంగా ఈ 2 వాయువుల ప్రవాహం జరుగుతుంది మన మునుపటి అప్లికేషన్లో ఫిక్స్డ్ బెడ్ రకమైన రీజెనరేటర్ని చూసినప్పుడు బెడ్లు స్థిరంగా ఉన్నాయని మరియు ఫ్లూయిడ్ ఒక బెడ్ నుండి మరొక బెడ్కి స్విచ్ ఆఫ్ అవుతుందని మేము చూశాము ఇక్కడ ద్రవ ప్రవాహ మార్గం స్థిరంగా ఉంటుంది ద్రవ ప్రవాహాల మార్గం కోసం స్విచ్ ఆఫ్ లేదు కానీ రీజెనరేటర్ స్థిరంగా లేదు రీజెనరేటర్ వృత్తాకార జ్యామితి లో కదులుతూ ఉంటుంది కాబట్టి అది తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ థర్మల్ ఎనర్జీని రికవరీ చేయడం కోసం డిజైన్లు ఉన్నాయి ఇక్కడ ఈ మాతృక పదార్థం ఒక రకమైన ప్రత్యేక రసాయనాలతో పూత పూయబడింది కాబట్టి కొంత మొత్తంలో గుప్త వేడిని కూడా ఉపయోగించుకోవచ్చు ఆ ప్రత్యేక డిజైన్లు సాధ్యమే కాబట్టి ఈ రోటరీ రీజెనరేటర్ యొక్క డిజైన్ సవరణతో సరైన మరియు గుప్త ఉష్ణ బదిలీ రెండూ సాధ్యమవుతాయి దీనితో ఒక చిన్న యానిమేషన్ ఉంది మేము మీ కోసం అమలు చేయాలనుకుంటున్నాము ఇది స్వీయ వివరణాత్మకమైనది మరియు భౌతిక నిర్మాణం అంటే ఏమిటి వాయు ప్రవాహాలు దాని గుండా ఎలా ప్రవహిస్తాయో మీరు చూడగలరు కాబట్టి ఇది రోటరీ రీజెనరేటర్లకు సంబంధించి కొంత ఆలోచనను ఇస్తుంది కాబట్టి రోటరీ రీజెనరేటర్కు ఒక చక్రం ఉంది అది తిరుగుతుంది మరియు అందుకే దీనిని హీట్ వీల్ అని కూడా పిలుస్తారు దాదాపు ఇదే రకమైన నిర్మాణం కానీ కొద్దిగా భిన్నమైన డిజైన్ ఉంది ఇక్కడ రీజెనరేటర్ అనేది రోటరీ హుడ్తో ఉంటుంది ఇక్కడ మేము రీజెనరేటర్ కోసం ఒక విధమైన చక్రాన్ని కలిగి ఉన్నాము మరియు ఈ చక్రానికి మాతృక ఉంటుంది మనకు స్థిరమైన కోల్డ్ గ్యాస్ పాత్ మరియు హాట్ గ్యాస్ పాత్ ఉన్నాయి కాబట్టి ఇది వేడి వాయువు మార్గం మరియు ఇది చల్లని వాయువు మార్గం అని మీరు చూడవచ్చు కానీ తిరిగే హుడ్ లేదా భ్రమణత్వమురోటరీ హుడ్ ఉంటుంది కాబట్టి రోటరీ హుడ్ ఇలా చూపబడింది కాబట్టి ఇది ఒక క్షణంలో లేదా కొంత వ్యవధిలో తిరుగుతూనే ఉంటుంది ఇది ఇటువైపు ఉంటుంది మరియు మిగిలిన కాలమంతా ఇది మరొక వైపు ఉంటుంది ఇది ఈ వైపున ఉన్నప్పుడు చల్లటి గాలి లోపలికి వస్తోందని అనుకుందాం ఆపై చల్లని గాలి ఈ మార్గం గుండా వెళ్లి దాని గుండా వెళ్ళాలి మాతృక పదార్థం అనేది ఇప్పటికే వేడి వాయువు ద్వారా వేడి చేయబడుతుంది కాబట్టి చల్లటి గాలికి కొంత మొత్తంలో ఉష్ణ శక్తి లభిస్తుంది అప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు గాలి బయటకు వెళ్తుంది రోటరీ హుడ్ మరొక వైపు ఉంటుంది కాబట్టి ఇది వేడి వాయువును ఈ చక్రంలోని ఈ భాగం గుండా వెళ్ళేలా చేస్తుంది కాబట్టి ఈ మాతృక పదార్థం అనేది వేడెక్కుతుంది మరియు తదుపరిసారి ఈ వేడిని చల్లని వాయువుకు బదిలీ చేయవచ్చు కాబట్టి ఇది రోటరీ హుడ్తో ఉన్న రీజెనరేటర్ యొక్క పని సూత్రం అక్కడ ఏమి జరుగుతుంది వేడి వాయువు మరియు చల్లని వాయువు యొక్క మార్గం స్విచ్ఓవర్ అవుతుంది కానీ ఒక వాల్వ్ ద్వారా కాదు రోటరీ హుడ్ సహాయంతో స్విచ్ఓవర్ అవుతుంది కాబట్టి ఇది వేరే విధంగా ఉంటుంది కాబట్టి నిర్మాణ దృక్కోణం నుండి ఇది రోటరీ వీల్కు చాలా దగ్గరగా ఉంటుంది ఇది రీజెనరేటర్ రకం ఈ రకమైన రీజెనరేటర్ కోసం భ్రమణ వేగం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మంచి సమయం ఉండాలి ప్రవహించే గ్యాస్ స్ట్రీమ్ మరియు మ్యాట్రిక్స్ మెటీరియల్ మధ్య ఉష్ణ మార్పిడి జరగడానికి చక్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి మరియు గ్యాస్ వేగం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మంచి మొత్తంలో ఉష్ణ మార్పిడి జరుగుతుంది రీజెనరేటర్ లేదా హీట్ వీల్ నుండి ఉష్ణ బదిలీని అంచనా వేయొచ్చని విశ్లేషణ రూపొందించబడింది ఇది చాలా సరళీకరణతో రూపొందించబడింది మేము విశ్లేషణ ద్వారా వెళ్ళడం లేదు కానీ మేము మీకు సంబంధాన్ని ఇవ్వాలనుకుంటున్నాము ఇది సుమారుగా ఉంటుంది అయితే ఇది మీకు పారామితులపై మరియు ఉష్ణ బదిలీ రేటు దేనిపై ఆధారపడి ఉంటుందనే కొంత ఆలోచన ఇస్తుంది ఇది ఉష్ణ బదిలీ రేటు స్పష్టంగా స్థిరమైన స్థితి ఆపరేషన్లో 2 స్ట్రీమ్లు మరియు 2 స్ట్రీమ్ల ఉష్ణోగ్రతలు ఉన్నాయి 2 ప్రవాహాలు స్థిరమైన ఉష్ణోగ్రతతో వస్తున్నాయి మరియు ఈ 2 ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యమైనవి ఉష్ణ బదిలీ యొక్క వైశాల్యం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి మనకు అప్పుడు వైశాల్యం వచ్చింది మనకు ఈ 2 ఉష్ణోగ్రతలు వచ్చాయి వేడి వాయువు ఉష్ణోగ్రత మరియు చల్లని వాయువు ఉష్ణోగ్రత యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం ముఖ్యమైనది కాబట్టి వైశాల్యం ఎక్కువగా ఉంటే ఉష్ణ బదిలీ ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉంటే ఉష్ణ బదిలీ ఎక్కువగా ఉంటుంది మరియు ఇతర పారామితులు దానిపై ఆధారపడి ఉంటాయని ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి వేడి ద్రవ ప్రవాహం మాతృకతో సంబంధంలో ఉన్న సమయం ఇది చల్లని ద్రవం మాతృకతో సంబంధం కలిగి ఉన్న సమయం కాబట్టి ఇది మొత్తం సమయం సహజంగానే మొత్తం సమయం పెద్దగా ఉంటే ఉష్ణ బదిలీ రేటు తక్కువగా ఉంటుంది మరియు ఇది హాట్ సైడ్ కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీషియంట్ మరియు ఇది మేము చెప్పినట్లుగా లేదా చక్రంతో సంబంధంలో ఉన్న వేడి ద్రవం యొక్క సమయం మేము చెప్పినట్లుగా మాతృకతో సంబంధంలో ఉంది ఇది చల్లని వైపు ఉష్ణప్రసరణ ఉష్ణ బదిలీ గుణకం ఇది చల్లని ద్రవం యొక్క సంబంధిత సమయం ఇది ఒక విధమైన పొడవు పరామితి ఇది భౌతిక పొడవు కాకపోవచ్చు కానీ ఇది భౌతిక పొడవుకు సంబంధించినదని మన ఉద్దేశ్యం మరియు ఇది ఉష్ణ వాహకత మాతృక పదార్థం మరియు మేము ఇప్పటికే వీటిని రెండు సార్లు నిర్వచించాము కాబట్టి సమయం ఒక విధమైన వైరుధ్య ప్రభావాలను పొందిందని మీరు చూస్తారు సమయంఎక్కువగా ఉంటే మాతృక పదార్థంతో ఉష్ణాన్ని మార్పిడి చేయడానికి వాయువు మధ్య మరింత అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనకు కొంత సమయం కావాలి కానీ అదే సమయంలో పూర్తి ప్రక్రియ ఉంటుంది ఎందుకంటే వేడి మరియు శీతలీకరణ ఉంటుంది కాబట్టి అది చాలా పెద్ద వ్యవధిలో జరుగుతున్నట్లయితే సహజంగానే ప్రక్రియ సమయంలో మనకు మంచి మొత్తంలో ఉష్ణ మార్పిడి ఉండదు ఎందుకంటే ఉష్ణ బదిలీ రేటు అనేది మొత్తం ఉష్ణ బదిలీ మొత్తం ప్రక్రియ యొక్క సమయం తో భాగించబడుతుంది కాబట్టి ఇది డిజైన్ పరామితి ప్రక్రియ యొక్క మొత్తం సమయాన్ని ఎలా నిర్ణయించాలి మరియు ప్రక్రియ ని ఎలా నిర్ణయించాలి అంటే వేడి గ్యాస్ స్ట్రీమ్ మరియు మ్యాట్రిక్స్ మెటీరియల్ మధ్య పరిచయ సమయం మరియు చల్లని వాయువు ప్రవాహం మరియు మాతృక పదార్థం మధ్య పరిచయ సమయాన్ని ఎలా నిర్ణయించాలి కాబట్టి ఇది ఒక రకమైన డిజైన్ ఇది ఒక రకమైన డిజైన్ పరామితి కాబట్టి దీనితో రీజెనరేటర్ గురించి మాకు కొంత ఆలోచన వచ్చింది ఇది స్థిరమైన బెడ్ రకం కావచ్చు లేదా తిరిగే బెడ్ రకం కావచ్చు కాబట్టి ఇతర రకాల డిజైన్లు కూడా ఉన్నాయి దానితో మనం ప్రత్యేక రకమైన రికపరేటర్కి వెళ్దాం అని చూశాము ఇప్పుడు హీట్ ఎక్స్ఛేంజర్స్ ను వర్గీకరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి హీట్ ఎక్స్ఛేంజర్ ని వర్గీకరించే ఒక మార్గం ఏమిటంటే హీట్ ఎక్స్ఛేంజర్ ని మనం రికపరేటర్లుసైక్లింగ్ ద్వారా వేడిని పునరుద్ధరించే ఉష్ణ మార్పిడి వ్యవస్థలుమరియు రీజెనరేటర్లుగా వర్గీకరించవచ్చు రికపరేటర్లుసైక్లింగ్ ద్వారా వేడిని పునరుద్ధరించే ఉష్ణ మార్పిడి వ్యవస్థలు అంటే నిరంతరంగా చల్లని ద్రవం మరియు వేడి ద్రవం మధ్య ఎటువంటి ఇంటర్మీడియట్ స్టోరేజ్ మెటీరియల్ మీడియం లేకుండా ఉష్ణ మార్పిడి ఉంటుందని అర్తం మధ్యస్థ ఘన మాధ్యమం ఉండవచ్చు దీని ద్వారా ఉష్ణ బదిలీ జరుగుతుంది ఎందుకంటే మేము చాలా సందర్భాలలో రెండు ద్రవ ప్రవాహాలను కలపడానికి అనుమతించలేము కాబట్టి వాటి మధ్య ఒక ఘన అవరోధం ఉండవచ్చు దీని ద్వారా ఉష్ణ బదిలీ జరుగుతుంది కానీ ఈ ఉష్ణ బదిలీ నిల్వ మాధ్యమం ద్వారా కాదు కాబట్టి ఈ రకమైన హీట్ ఎక్స్ఛేంజర్స్ ను రికపరేటర్స్ అంటారు కాబట్టి అన్ని ముఖ్యమైన హీట్ ఎక్స్ఛేంజర్ గురించి చర్చిద్దాం ఉదాహరణకు మేము ప్లేట్ రకం హీట్ ఎక్స్ఛేంజర్ గురించి చర్చిద్దాం మేము చూపించిన ఉదాహరణ అన్ని ప్లేట్ ఫిన్ హీట్ ఎక్స్ఛేంజర్ని సూచిస్తుంది ఇవన్నీ రికపరేటర్స్ మరొక రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ ఉండవచ్చు ఇప్పుడు మేము దానిని రీజెనరేటర్ అని చర్చించాము కాబట్టి రీజెనరేటర్లు అనేవి హీట్ ఎక్స్ఛేంజర్స్ ఇక్కడ నిల్వ మాధ్యమం ఉంటుంది ఉష్ణ బదిలీ అనేది వేడి ద్రవం నుండి చల్లని ద్రవానికి నిల్వ మాధ్యమం ద్వారా ఉంటుంది కొంత సమయం వరకు ఉంటుంది ద్రవ ఆవిరి నుండి నిల్వ మాధ్యమం లేదా మాతృక లో వేడి అనేది నిల్వ చేయబడుతుంది మరియు కొంత సమయం వరకు నిల్వ చేయబడిన వేడి అనేది చల్లని ప్రవాహానికి బదిలీ చేయబడుతుంది కాబట్టి రీజెనరేటర్లు మేము ఇంచుమించుగా విభిన్న రకాల రీజెనరేటర్లను చూశాము మేము చర్చించిన రికపరేటర్లను చూశాము అయితే వేస్ట్ హీట్ రికవరీ ప్రయోజనం కోసం మేము మీకు చూపించాలనుకుంటున్న కొన్ని ప్రత్యేక రిక్యూపరేటర్లు ఉన్నాయి మనం ఈ నిర్దిష్ట స్లయిడ్కి వెళితే ఇక్కడ మనం నిర్దిష్ట రికవరేటర్లను చూడవచ్చు అవి వ్యర్థ ఉష్ణ రికవరీ ప్రయోజనం కోసం ప్రత్యేకమైనవి కాబట్టి ఈ రిక్యూపరేటర్లు అనేవి ట్యూబ్లు అని మీరు చూడవచ్చు ఈ ట్యూబ్ ద్వారా సాధారణంగా వేడి వాయువు వెళుతుంది మరియు చల్లని వాయువు లేదా చల్లని గాలి ఈ ట్యూబ్ గుండా వెళుతుంది కాబట్టి దహనం నుండి వేడి వాయువు వచ్చి ఈ ట్యూబ్ గుండా వెళుతుంది వెలుపల చల్లని వాయువు ఉంటుంది చల్లని వాయువు ప్రవహిస్తుంది ఇవి బేర్ ట్యూబ్ కొన్నిసార్లు అవి గ్యాస్ రకాన్ని బట్టి కొన్ని పిన్లను కలిగి ఉండవచ్చు మేము వీటిని ఉపయోగిస్తున్నాము మరియు ఇవి ప్రత్యేకంగా వ్యర్థ ఉష్ణ రికవరీ కోసం ఉపయోగించబడతాయి ఇది ఒక సాధారణ వేస్ట్ హీట్ బాయిలర్ ఇది ఒక రకమైన రికపరేటర్ కానీ మేము దీనిని వేస్ట్ హీట్ బాయిలర్ అని పిలుస్తున్నప్పటికీ మేము దానిని కాల్చలేదు కాబట్టి వేడి వ్యర్థ వాయువు ఒక విధమైన వనరు నుండి వస్తోంది మరియు అది ఈ ఘనాల గుండా వెళుతుంది ఇవి బాయిలర్ యొక్క రైసర్ ట్యూబ్ కాబట్టి ఇక్కడ ఆవిరి ఉత్పత్తి జరుగుతుంది మరియు అది ఆవిరి డ్రమ్కు వెళుతుంది ఇక్కడ ఆవిరి బయటకు తీయబడుతుంది ఫీడ్ వాటర్ ఇవ్వవచ్చు మరియు దీని ద్వారా చల్లటి నీరు బయటకు వస్తుంది కాబట్టి హాట్ గ్యాస్ మరియు రైసర్ ట్యూబ్ల మధ్య సంప్రదింపు సమయాన్ని చేయడానికి మేము బెండ్ ట్యూబ్ని కలిగి ఉన్నాము మరియు రైసర్ ట్యూబ్లు అనేకం ఉన్నాయని మీరు చూడవచ్చు అయితే మొత్తం ద్రవ్యరాశి ప్రవాహం రేటు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఒక డౌన్ వస్తువు మాత్రమే ఉంది మాస్ ఫ్లో రేట్ మొత్తం సర్క్యూట్కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఉపరితల వైశాల్యాన్ని కూడా పెంచుతాము ఎందుకంటే ఇక్కడ మనం ఉష్ణ బదిలీని కలిగి ఉండాలి ట్యూబ్ను వంచడం ద్వారా ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాము మేము వేడి వాయువు మరియు ఈ గొట్టాల ద్వారా ప్రవహించే ద్రవం మధ్య పరిచయ సమయాన్ని పెంచుతున్నాము ఆపై వ్యర్థ వాయువు బయటకు వస్తోంది కాబట్టి ఇది కూడా ఒక ప్రత్యేక రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ ఇది రిక్యూపరేటర్ ప్రాథమికంగా వేస్ట్ హీట్ రికవరీ ప్రయోజనం కోసం రిక్యూపరేటర్ ఉంటుంది ఆవిరి విద్యుత్ ప్లాంట్లో ఉపయోగించే ఎకనమైజర్ వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి అవి మళ్లీ ప్రత్యేక రకమైన రికవరేటర్లు ఇవి వ్యర్థ ఉష్ణ పునరుద్ధరణ ప్రయోజనం కోసం ఉపయోగించబడతాయి గ్యాస్ వేస్ట్ హీట్ రికవరీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు మరియు రికపరేటర్కు వేడి గ్యాస్ వైపు రెక్కలు ఉండవు ఎందుకంటే ఆ వైపు ఫౌలింగ్ జరుగుతుంది కాబట్టి కానీ వాటికి చల్లని వైపు రెక్కలు ఉండవచ్చు కాబట్టి ఎకనమైజర్ విషయం లో మేము మళ్లీ ఈ గొట్టపు నిర్మాణాన్ని కలిగి ఉంటాము అయితే అనేక సందర్భాల్లో ఎయిర్ ప్రీహీటర్ గా ఉంటుంది ఇది గొట్టపు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది లేదా వ్యర్థ వేడిని వెలికితీసేందుకు ఒక రకమైన పునరుత్పత్తి సూత్రాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మనం మరొక రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ ని చూద్దాం దీనిని రన్అరౌండ్ కాయిల్ అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు దీనిని ఫ్లూయిడ్ కపుల్డ్ హీట్ ఎక్స్ఛేంజర్ అని పిలుస్తారు ఒక ప్లాంట్ లో రెండు ప్రవాహాలు ఉన్నాయి అని చెప్పుకుందాం ఒకటి వేడి ప్రవాహం మరియు మరొకటి చల్లని ప్రవాహం కాబట్టి మేము వేడి ప్రవాహం చూపించాము ఇక్కడ ఈ వేడి ప్రవాహం వస్తుంది మరియు మేము చల్లని ప్రవాహాన్ని కూడా చూపించాము కాని ప్లాంట్ లోని వేడి ప్రవాహం మరియు చల్లని ప్రవాహం అవి పక్కపక్కనే ఉండవు అవి చాలా దూరంగా ఉన్నాయి వేడి ప్రవాహం మరియు చల్లని ప్రవాహం చాలా దూరంగా ఉంటే ఏమి జరుగుతుంది మేము వేడి ప్రవాహం నుండి చల్లని ప్రవాహానికి నేరుగా హీట్ ఎక్స్ఛేంజర్ సహాయంతో వేడిని మార్పిడి చేయలేము మరియు వాటి దూరం చాలా పెద్దది ఈ వేడి ప్రవాహం మరియు చల్లని ప్రవాహానికి పునరుత్పత్తి చేసే ఉష్ణ వినిమాయకం కూడా మనకు ఉండదు కాబట్టి ఇవి భౌతికంగా దగ్గరగా ఉండవు కానీ వేడి స్ట్రీమ్ కోసం మనం ఏమి కలిగి ఉంటాము మనం హీట్ ఎక్స్ఛేంజర్ ని కలిగి ఉండవచ్చు మరియు ఇక్కడ వేడి ప్రవాహం ద్వారా ఇవ్వబడిన వేడి కొంత ద్రవం ద్వారా ఎక్కువగా ఒక ద్రవలిక్విడ్ ద్వారా తీసుకోబడుతుంది మరియు ఆ వేడి ద్రవం చల్లని ప్రవాహానికి వేడిని ఇస్తుంది మరియు వేడి ప్రవాహం మరియు చల్లని ప్రవాహం మధ్య కొంత మొత్తంలో ఉష్ణ మార్పిడి సాధ్యమవుతుంది కాబట్టి వేడి ప్రవాహం నుండి చల్లని ప్రవాహం వరకు ఒక కాయిల్ నడుస్తుంది కాబట్టి అందుకే దీనిని రన్రౌండ్ కాయిల్ అని పిలుస్తారు మరియు ద్రవం యొక్క ప్రసరణ కోసం సహజంగానే మనకు ఇక్కడ పంపు అవసరం ఉంది మరియు ఒక విధమైన ద్రవ మాధ్యమం ద్వారా ఉష్ణ బదిలీ జరుగుతుంది అందుకే దీనిని ఫ్లూయిడ్ కపుల్డ్ హీట్ ఎక్స్ఛేంజర్ అని కూడా అంటారు కాబట్టి ప్రాథమికంగా మేము రెండు హీట్ ఎక్స్ఛేంజర్ లను కలిగి ఉన్నాము ఒక హీట్ ఎక్స్ఛేంజర్ కాదు అవి రెండూ రికపరేటర్ లు అవుతాయి అవి ద్రవ ప్రవాహంతో జతచేయబడతాయి ఇప్పుడు ఫ్లూయిడ్ కపుల్డ్ హీట్ ఎక్స్ఛేంజర్ కు సంబంధించిన స్కీమాటిక్ అమరిక ని మనం చూస్తే ఇక్కడ TH1 ఉష్ణోగ్రతతో వేడి వాయువు వస్తోంది ఇది TH2 ఉష్ణోగ్రతతో బయటకు వెళుతోంది TC1 కాదు TC2 తో వ్రాశామని గుర్తుంచుకోండి మరియు ఇది TC1 తో బయటకు వస్తోంది అప్పుడు ఈ కాయిల్ ద్వారా ద్రవం కదులుతుంది మరియు అది ఒక విధమైన లూప్ అవుతుంది అప్పుడు అది ప్రవేశిస్తోంది కాబట్టి దీనిని ద్వితీయ ద్రవం అని పిలుస్తారు కాబట్టి ఇది TS2 తో వేడి ఉష్ణ వినిమాయకం యొక్క హాట్ సైడ్ హీట్ ఎక్స్ఛేంజర్లోకి ప్రవేశిస్తోంది TS1 ఉష్ణోగ్రతతో వేడిచేసిన స్థితిలో బయటకు వస్తోంది కాబట్టి ఇది ఉష్ణోగ్రత TS1తో చల్లని వైపు ఉష్ణ వినిమాయకంలోకి ప్రవేశిస్తోంది మరియు చల్లని వైపు ఉష్ణ వినిమాయకం నుండి ఉష్ణోగ్రత TS2తో బయటకు వస్తోంది కాబట్టి నామకరణం కోసం మేము ఈ సబ్స్క్రిప్ట్ 1 ని అధిక ఉష్ణోగ్రత కోసం మరియు 2 ని తక్కువ ఉష్ణోగ్రత కోసం ఉపయోగించామని అనుసరించాము ఇప్పుడు ఈ రెండు రకాల ఉష్ణ వినిమాయకాలు చేరి ఉన్నాయి మరియు ఒక లూప్లో కదిలే ద్రవం మధ్య ప్రమేయం ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయగలం మనం ఏదో ఒక విధమైన విశ్లేషణకు వెళ్లి స్థిరమైన స్థితి ఆపరేషన్ను ఊహించుకుని మనం ఒక విధమైన విశ్లేషణకు వెళ్లవచ్చు మరియు కోర్సు యొక్క కొంత ఆలోచనను కలిగి ఉండవచ్చు విశ్లేషణ సరళీకృతం చేయబడుతుంది మరియు మనకు ఈ రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ యొక్క పనితీరు కు సంబంధించి కొంత ఆలోచన ఉంటుంది కాబట్టి ఇది శక్తి సమతుల్యత నుండి మనకు లభిస్తుందని చెప్పనివ్వండి శక్తి సమతుల్యత అనేది ఉష్ణ బదిలీ రేటు అవుతుంది మనం హాట్ సైడ్ ఫ్లూయిడ్ను పరిగణనలోకి తీసుకుంటే మనకు ̇CPH ఉష్ణోగ్రత వ్యత్యాసం తో గుణించబడుతుంది ఏదైనా ఫ్లూయిడ్ స్ట్రీమ్ కోసం హాట్ సైడ్ ఫ్లూయిడ్ కొంత సబ్స్క్రిప్ట్ 1 ద్వారా సూచించబడుతుందని మేము చెప్పాము ఇది సౌలభ్యం కోసమే మరియు సైడ్ ఫ్లూయిడ్ వంటి కోర్సు అనేది సబ్స్క్రిప్ట్ 2 ద్వారా సూచించబడుతుంది ఇది కూడా సౌలభ్యం కోసం వేరే కారణం లేదు కాబట్టి ఇన్లెట్ అవుట్లెట్ లో మాత్రమే ఉంటాము మేము సాధారణంగా ఇతర సందర్భాల్లో ఉండము మేము ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఆధారంగా ఇక్కడ 1 మరియు 2 ని చేసాము ఇక్కడ మేము అధిక ఉష్ణోగ్రత విలువ ఆధారంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఉష్ణోగ్రత విలువ ఒక సబ్స్క్రిప్ట్ 1 మరియు తక్కువ ఉష్ణోగ్రత విలువ సబ్స్క్రిప్ట్ 2 కాబట్టి వేడి ద్రవ ప్రవాహానికి సంబంధించినంతవరకు ఇది ఉష్ణ బదిలీ రేటు అని మేము పొందుతాము చల్లని ద్రవ ప్రవాహానికి సంబంధించినంత వరకు ఇది ఉష్ణ బదిలీ రేటు మరియు ఇంటర్మీడియట్ ఫ్లూయిడ్ స్ట్రీమ్కు సంబంధించినంత వరకు ఇది ఉష్ణ బదిలీ రేటు మరియు అప్పుడు అవి స్థిరమైన స్థితిలో పనిచేస్తున్నాయని శక్తి లేదని మేము భావించాము నిల్వ మరియు అదే సమయంలో వేడి ప్రవాహం మరియు ద్వితీయ ద్రవం మధ్య ఉష్ణ మార్పిడి లో ఉష్ణ నష్టం లేదని మేము భావించాము మరియు మళ్లీ ద్వితీయ ద్రవం మరియు చల్లని ప్రవాహం మధ్య ఉష్ణ మార్పిడి ఉంటుంది కాబట్టి పరిసరాలతో ఉష్ణ మార్పిడి లేదు కాబట్టి మేము అలా చేస్తే ఈ విషయాలన్నింటినీ సమం చేయవచ్చు మొత్తం మూడు ఉష్ణ బదిలీ రేట్లను సమం చేయవచ్చు మరియు మనం కూడా ఊహించవచ్చు ఇది సరళీకృత విశ్లేషణ కోసం ఒక ఊహ ఈ ఊహ వాస్తవ అభ్యాసానికి అస్సలు నిజం కాకపోవచ్చు కానీ ఈ ఊహ కొంత సరళీకృత విశ్లేషణను కలిగి ఉంటుంది ఇది ఈ ప్రత్యేక రకమైన హీట్ ఎక్స్ఛేంజర్ ఆపరేషన్ గురించి కనీసం కొంత ఆలోచనను ఇస్తుంది కాబట్టి మేము ̇CH అనేది ̇CC కి సమానం అది ̇CS కి సమానం అవుతుంది అంటే మూడు ద్రవాల యొక్క ఉష్ణ సామర్థ్యం రేటు ప్రవాహం వేడి ప్రవాహం ద్వితీయ ద్రవ ప్రవాహం మరియు చల్లని ద్రవ ప్రవాహం అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి అది ఉంటే అప్పుడు మనకు TH1 TH2 TC1 TC2 TS1 TS2 ఉంటుంది మీరు గుర్తుంచుకోండి సబ్స్క్రిప్ట్ 1 అధిక ఉష్ణోగ్రత ని సూచిస్తుంది మరియు సబ్స్క్రిప్ట్ 2 తక్కువ ఉష్ణోగ్రతను సూచిస్తుంది అని మేము మీకు గుర్తు చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇది ఉష్ణోగ్రత వ్యత్యాసం మేము దీనిని ఊహించినట్లయితే మేము కౌంటర్ కరెంట్ ప్రవాహాన్ని ఊహించినట్లయితే సమాంతర ప్రవాహం కోసం విశ్లేషణ కూడా చేయవచ్చు మేము కౌంటర్ కరెంట్ ప్రవాహాన్ని ఊహించినట్లయితే మన మునుపటి బొమ్మకు తిరిగి వెళితే ఇది కౌంటర్ కరెంట్ ప్రవాహం లేదా వాయువు ఇలా వెళుతుందని మీరు చూస్తారు మరియు ద్వితీయ ద్రవం ఇలా వెళుతుంది కాబట్టి మేము కౌంటర్ కరెంట్ ప్రవాహాన్ని ఊహించినట్లయితే అప్పుడు హీట్ ఎక్స్ఛేంజర్ పొడవుతో పాటు ఉష్ణోగ్రత మార్పును పొందుతాము అది ఒక సరళ ఉష్ణోగ్రత మార్పు వేడి వాయువు ప్రవాహం కోసం మాత్రమే కాదు ఇది చల్లని వాయువు ప్రవాహం కోసం సరళ రేఖ అవుతుంది ఇది సరళ రేఖ మరియు ఇంటర్మీడియట్ ద్రవం కోసం అది మరొక సరళ రేఖ అవుతుంది కాబట్టి మూడు సరళ రేఖలు సమాంతరంగా ఉండాలి మనం ఏమి చేసామో దానిని వివరిస్తాము ఈ మొదటి 2 స్ట్రీమ్లు ఈ 2 ఒకే రంగులో ఉంటాయి ఈ నారింజ రంగు ఇది మీ ఇంటర్మీడియట్ ద్రవం కాబట్టి ఈ ఎరుపు మరియు నారింజ రంగు ఘన రేఖతో వేడి ముగింపు హీట్ ఎక్స్ఛేంజర్ మరియు నారింజ రేఖ విరిగిన గీత మరియు నీలం ఘన రేఖతో మరొక హీట్ ఎక్స్ఛేంజర్ ని ఏర్పరుస్తుంది అది చల్లని ప్రవాహం చివర ఉంటుంది కాబట్టి అవి రెండూ కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్ఛేంజర్లు మరియు హీట్ ఎక్స్ఛేంజర్స్ రెండింటిలోనూ మొత్తం 3 ద్రవాల కోసం సరళంగా ఉండే ఉష్ణోగ్రత మార్పు ఉంటుంది కాబట్టి మనం కూడా పొందుతాము మేము ఒక విధమైన సరళీకరణను చేయవచ్చు TH1 TS1 TH2 TS2 అంటే ఈ ముగింపు మరియు ఈ ముగింపు ∆T ఒకటే మేము ఇంతవరకు వివరించాలనుకున్నది అదే కాబట్టి మూడు ఉష్ణోగ్రత రేఖలు సరళ రేఖలు మరియు సమాంతరంగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడితో ఆపేద్దాం మరియు మా తదుపరి తరగతిలో ఈ విశ్లేషణను కొనసాగిస్తాము